మేము ఇప్పటివరకు చేసినది హైసెన్బర్గ్ యొక్క విధానం అని పిలువబడే సంస్కరణ దీనిని మనం మ్యాట్రిక్స్ మెకానిక్స్ అని పిలుస్తాము ఫోరమ్ ద్వారా విద్యార్థులలో ఒకరు కూడా కొన్ని సాధారణ సమస్యల తర్వాత ఇది కష్టంగా మారుతుందని పేర్కొన్నారు మరియు ఇతర వెర్షన్ కాదు ష్రోడింగర్ యొక్క విధానాన్ని నేను వేవ్ మెకానిక్స్ అని పిలుస్తాను మరియు ఒక కణానికి సంబంధించి వేవ్ లు ఉంటాయి మరియు వేవ్ ఫంక్షన్ కి పరిష్కారం కనుగొంటాము 1D ష్రోడింగర్ సమీకరణం కోసం సెన్సార్తో కణాలు అనుబంధించబడిందని దాని పరిగణలోకి తీసుకుంటుంది మరియు మనం దానిని రెండు సందర్భాలలో పరిష్కరించాము 22md2xdx2VxxEψ అని వ్రాయబడింది మరియు సరిహద్దు పరిస్థితిని సంతృప్తిపరిచే ఐగెన్ ఫంక్షన్ అని చూపించడానికి నేను ఇక్కడ సబ్స్క్రిప్ట్గా n ఉంచబోతున్నాను కాబట్టి బౌండరి పరిస్థితిని సంతృప్తి పరుచుట కొరకు మీకు ఐగెన్ విలువలు ఎనర్జీ En మరియు సంబంధిత ఐగెన్ ఫంక్షన్ లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం రాబోయే ఉపన్యాసాలలో అనుసరించబోయే విధానం ఇదే సంఖ్యాపరమైన సమస్యలని పరిష్కరించబోతున్నాము మరియు నెమ్మదిగా కష్ట స్థాయిని పెంచుతాము కాబట్టి ఇప్పటి నుండి మనం దృష్టి కేంద్రీకరిస్తున్నది వన్ డైమెన్షనల్ ష్రోడింగర్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం నేను సరళమైన సమస్యలను పరిష్కరించడం ప్రారంభిస్తున్నందున నేను సిమెట్రిక్ పొటెన్షియల్స్ అని పిలువబడే దానితో ప్రారంభిస్తాను దీని అర్థం ఏమిటంటే నేను x యొక్క సానుకూల విలువలు నుండి x యొక్క ప్రతికూల విలువల వరకు పరిగణించినట్లయితే సంభావ్యత మారదు కాబట్టి VxV నేను సాధారణ హార్మోనిక్ని తీసుకుంటే Vx12kx2 అది ప్రతికూల అక్షం మరియు సానుకూల అక్షానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది సమరూప సంభావ్యత y అక్షం యొక్క రెండు వైపులా సరిగ్గా ఒకే విలువను కలిగి ఉండే ఏదైనా సంభావ్యతని సమరూప సంభావ్యత లేదా సుష్ట సంభావ్యత సిమెట్రిక్ పొటెన్షియల్ అంటాము ఇక్కడ సంభావ్యత అనేది సానుకూల విలువలకు మాత్రమే పరిమితం కాదు నేను మరికొన్ని ఉదాహరణలు వ్రాస్తాను కాబట్టి నేను సిమెట్రిక్ పొటెన్షియల్స్ గురించి మాట్లాడుతున్నాను ఉదాహరణకు నేను ఈ పొటెన్షియల్ని వ్రాయగలను ఇది y అక్షం యొక్క రెండు వైపులా మళ్లీ అదే విధంగా ఉంటుంది ఇది VxV ఇది కూడా సిమెట్రిక్ పొటెన్షియల్ నేను ఇప్పుడు వీటిపై దృష్టి కేంద్రీకరిస్తే దీనికి ప్రత్యేక ప్రయోజనం ఉంది అవి ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించేటప్పుడు ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తాయి కాబట్టి అటువంటి సంభావ్యతల కొరకు ష్రోడింగర్ సమీకరణం ఈ 22md2xdx2 VxxEψ నేను దీన్ని x0 కోసం మాత్రమే వ్రాస్తాను x0 కోసం సమీకరణం ఈ సమీకరణం 22md2 xd x2V x xEψ నేను చేసినది ఏమిటంటే x ని x కి మార్చాను ఇప్పుడు గుర్తుంచుకోండి x2 అనేది x2 కి సమానం xy అని ప్రతిక్షేపణ చెయ్యండి అప్పుడు సమీకరణాలు 22md2ydy2VyyEψ అవుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ముందుకు వెనుకకు వెళుతున్నది ఇప్పుడు ఈ సమీకరణాన్ని పరిగణించండి 22md2xdx2VxxEψ మరియు y అక్షం యొక్క ఇతర వైపుకు మార్చండి అక్కడ కొంత సంభావ్యత ఉంది మరియు ఇక్కడ వ్రాయడానికి బదులుగా నేను మరొక వైపు సమీకరణాన్ని వ్రాయాలనుకుంటున్నాను ఇది 22m నేను ఇక్కడ సైన్ ని మారుస్తున్నాను 22md2 xd2 V x xEψ గుర్తులను మార్చవచ్చు ఇదే V కాబట్టి V రెండు వైపులా ఒకే విధంగా ఉన్నందున సమీకరణం యొక్క పరిష్కారం భిన్నంగా ఉండకూడదు V మరియు V అనేవి రెండూ ఒకటే ఫంక్షన్కి సరిగ్గా అదే సంఖ్య ఉంటుందని భావించండి కాబట్టి x యొక్క ఫంక్షన్ విలువ మరియు x యొక్క ఫంక్షన్ విలువ రెండూ సమానమైన విలువని ఇస్తాయి కాబట్టి పరిష్కారాలు స్థిరంగా భిన్నంగా ఉండకూడదు ఒక స్థిరాంకం తో వ్యత్యాసం కలిగి ఉండొచ్చు కాబట్టి ψ ±ψ అవుతుంది నేను దీన్ని ఏదో ఒక స్థిరమైన C కి తీసుకున్నా కూడా ఆ స్థిరాంకం విలువ ఒకటిగా ఉండాలని నేను ఎంచుకుంటాను స్థిరాంకంతో గుణించబడినది స్థిరాంకం కారణంగా ఈ పరిష్కారం మారదు ముఖ్యమైన విషయం ఏమిటంటే V మరియు V అనేది ఒకటే అయితే పరిష్కారం కుడి వైపున ఉన్న x ఫంక్షన్గా పరిణామం చెందుతుంది కాబట్టి ఈ పరిష్కారం సరిహద్దు పరిస్థితి నుండి పరిణామం చెందే విధంగా ఉంటుంది నేను దీన్ని నలుపు రంగులో చూపుతాను ఇక్కడ 0 నుండి కుడి వైపున ఏ విధంగా పరిణామం చెందుతుందో సరిగ్గా అదే విధంగా ఎడమ వైపున కూడా పరిణామం చెందుతుంది అందువల్ల రెండు పరిష్కారాలు 1 లేదా 1 కారకం ద్వారా మాత్రమే మార్చబడతాయి కాబట్టి ఇది సిమెట్రిక్సుష్ట పొటెన్షియల్స్ కోసం వేవ్ ఫంక్షన్ యొక్క ముఖ్యమైన లక్షణం దీనిని నేను నేను ఉపయోగించబోతున్నాను కాబట్టి ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించడంలో నేను ఒక డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ గల కణం కి సంబంధించిన మొదటి ఉదాహరణను తీసుకుందాం నా ఉద్దేశ్యం ఏమిటంటే సంభావ్యత Vx V0δ ఈ సంభావ్యత ఎలా కనిపిస్తుంది ఈ సంభావ్యత ఇలా కనిపిస్తుంది ఇది x అక్షం అయితే ఇది y అక్షం ఇది 0 వద్ద చాలా లోతుగా ఉంటుంది నిజానికి x 0 వద్ద ∞ కి వెళ్తుంది మరియు మిగతా అన్నిచోట్ల 0 ఉంటుంది ఇది సంభావ్యత యొక్క ప్రాతినిధ్యం కావచ్చు ఇది చాలా లోతుగా మరియు చాలా చిన్న వెడల్పును కలిగి ఉంటుంది ఇది ఒక బౌండ్ స్థితిని ఏర్పరుస్తుందో లేదో మనకు తెలియదు కానీ క్వాంటం మెకానికల్ గా ఇది ఏదైనా స్థితిని కలిగి ఉంటుందని నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి ఈ సంభావ్యతకు బౌండ్ స్థితి ఉంది బౌండ్ స్థితి అంటే ఏమిటి అంటే మొత్తం శక్తి E అనేది0 కంటే తక్కువగా ఉంటుంది కణం ఒక ఫంక్షన్ దగ్గర కట్టుబడిబౌండ్ ఉంటుంది అది ఎలా బౌండ్ అయి ఉందో చూద్దాం కాబట్టి దీనికి ష్రోడింగర్ సమీకరణం 22md2xdx2 V0xxEψ మరియు అంటే x≠0 అయితే నా దగ్గర 22md2xdx2Eψ ఉంది మరియు దీని అర్థం Eψ ఎందుకంటే E0 మరియు x0 వద్ద ఏమి జరుగుతుంది నేను మీకు ఒక నిమిషంలో చూపిస్తాను కాబట్టి x ≠0 కోసం నా దగ్గర 22m ఉంది ఇది రెండవ డెరివేటివ్ కొరకు డబుల్ ప్రైమ్ అని వ్రాద్దాం 22m E కి మరియు అందువల్ల 2mE2ψ0 ఇది సానుకూల పరిమాణం మరియు అందువల్ల మీరు వెంటనే పరిష్కారాలను వ్రాయవచ్చు కాబట్టి xe2mE2xలేదా e 2mE2x అదే పరిష్కారం ఎందుకంటే ఇది బౌండ్ స్థితి కాబట్టి నేను మళ్లీ సంభావ్యతను చూద్దాం కాబట్టి ఇది నాది మీకు తెలుసు సంభావ్యత కోసం మనం పరిష్కరిస్తున్నది ఇక్కడే ఉంది చాలా లోతుగా ఉంది ∞ ఇది V0δ అన్ని చోట్లా 0 ఉంటుంది మరియు ψ బౌండ్ స్థితిని సూచిస్తుంది X→±∞ చేరువవుతున్నప్పుడు వేవ్ ఫంక్షన్ తప్పనిసరిగా x → 0 గా ఉండాలి అంటే సంభావ్యత నుండి చాలా దూరంలో ఉన్న కణాని కి దాదాపు 0 సంభావ్యత ఉంటుంది x0 అయినప్పుడు ψx x0 కొంత స్థిరాంకం Aతో e2mE2x అవుతుంది మరియు ψx x0 కొంత స్థిరాంకం Be 2mE2x గా ఉండబోతుందని ఇది సూచిస్తుంది నేను ఉద్దేశపూర్వకంగా ఈ స్థిరాంకాలను భిన్నంగా ఎంచుకున్నాను కాబట్టి ఈ సందర్భంలో మనం potential V0δ సంభావ్యతను పరిశీలిస్తున్నాము ఈ పరిష్కారాలు xx0Ae2mE2x మరియు xx0Be 2mE2x అయితే సరిహద్దు పరిస్థితులు x→±∞0 స్వయంచాలకంగా సంతృప్తి చెందుతుంది ఇప్పుడుమనం x0 మరియు x0 కోసం పరిష్కారాన్ని వ్రాసాము మరియు x0 వద్ద ఉన్న సమీకరణం ఏమిటి ష్రోడింగర్ సమీకరణం 1 యొక్క పరిష్కారం నుండి మనం కోరిన దానిని గుర్తుకు తెచ్చుకోండి మరియు దీని అర్థం ψ కంటిన్యూస్గా ఉండాలి ఇక్కడ x0 వద్ద ఉండే విలువ రెండు వైపుల నుండి ఒకే విధంగా ఉండాలి ఇప్పుడు మీరు ψx0 పరిష్కారాలను పరిశీలిస్తే మీరు ఎడమ వైపు నుండి వచ్చినట్లయితే x0 అప్పుడు ఇది A అవుతుంది మరియు మీరు కుడి వైపు నుండి వచ్చినట్లయితే x0 ఇప్పుడు ఇది B అవుతుంది ఇవి రెండూ ఒకటే కాబట్టి నేను దానిని AB అని సూచిస్తానురెండో విషయం ఏమిటంటే xకి సంబంధించిన డెరివేటివ్ x ప్రైమ్ పరిమిత పొటెన్షియల్కి నిరంతరంగాకంటిన్న్యూస్ ఉండాలని మనం డిమాండ్ చేసాము ఇప్పుడు ఈ సందర్భంలో మనం వ్యవహరిస్తున్న ఒక నిర్దిష్ట సందర్భం x0 వద్ద సంభావ్యత పరిమితం కాదు ఇది ∞కి వెళుతుంది కాబట్టి ఈ పరిస్థితిని వేరే షరతుతో భర్తీ చేయాలి మరియు మనం దానిని ఇప్పుడు చేస్తాము రెండవ షరతు నిరంతరంగా ఉంటుంది అది వేరొక దానితో భర్తీ చేయబడుతుంది మరియు అది ఎలా భర్తీ చేయబడుతుందో చూద్దాం 22md2xdx2 V0xxEψ అనే ష్రోడింగర్ సమీకరణం ఉంది x 0 వద్ద డిస్కంటిన్యుటీ ఉన్నందున నేను ఈ సమీకరణాన్ని xకి సంబంధించి 0 నుండి 0 వరకు ఇంటిగ్రేట్ చేయనివ్వండి దాని అర్థం ఏమిటి చిత్రపరంగా ఇది సంభావ్యత అయితే V0δ నేను a కి కొద్దిగా ఎడమ వైపు నుండి a కి కొద్దిగా కుడి వైపు వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాను ఇక్కడ ఆకుపచ్చ రంగుతో చూపిన ఈ ఇంటర్వెల్ లో నేను ఇంటిగ్రేట్ చేస్తున్నాను అంటే ఇది ఫంక్షన్ని కలిగి ఉంటుంది మరియు 0 0x1 ఏదైనా ఫంక్షన్ 0 0fδxf అని గుర్తుంచుకోండి కాబట్టి d2xdx2 ఇంటిగ్రేట్ చేసినప్పుడు నేను dψxdx ని పొందుతాను కాబట్టి ఈ సమీకరణం నుండి నేను ఏమి పొందగలను 22m dψxdx ఇది 0 నుండి 0 V0ψ E చిన్న ఇంటర్వెల్ దీనిని నేను E 0 0 ψఅని వ్రాయగలను ఇంటర్వెల్ చిన్నదిగా మరియు చిన్నదిగా చేయబడుతుంది కుడి వైపున విలువ 0కి వెళుతుంది కాబట్టి నేను ఇప్పుడు నేను చేయగలిగే తీర్మానం ఏమిటంటే 22m0 0 V0ψ కాబట్టి డెల్టా ఫంక్షన్ చేసేది ఇదే డెల్టా ఫంక్షన్ లేకుంటే కంటిన్యూస్ గా ఉండేది ఈ డెల్టా ఫంక్షన్ కారణంగా కి కంటిన్యుటీ లేదు అందువలన ఎనర్జీ వస్తుంది ఇప్పుడు దీన్ని వ్రాద్దాం 0 వద్ద సరిహద్దు పరిస్థితి ఇప్పుడు 22m0 0 V0ψ ఇప్పుడు ψx0 e 2mE2x తప్ప మరొకటి కాదు కాబట్టి A కారకం కూడా ఉంది x0 A2mE2e 2mE2x మరియు x0Ae2mE2x మరియు x02mE2Ae2mE2x కాబట్టి ఇది 0 A2mE 2 దిగువ వైపు 0 A2mE2 మరియు ψ A కాబట్టి నేను నీలం సమీకరణం పైన ఉన్న సమీకరణంలో దీనిని ప్రతిక్షేపణ చేస్తే నాకు 22m 2mE2AV0A వస్తుంది ఇక్కడ కూడా A వస్తుంది మరియు మనం దీన్ని రద్దు చేస్తాము నాకు 2mE2mV022 ఈ 2 కూడా రద్దు అవుతుంది కాబట్టి ఇది m2V024 కి సమానం కాబట్టి నా వద్ద ఉన్నది సరిహద్దు స్థితి 2mE2m2V024 మనం కొన్ని పదాలు రద్దు చేయవచ్చు ఒక m రద్దు అవుతుంది అందువల్ల EmV022ℏ2 ని పొందుతాను E E mV022ℏ2 వేవ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది నేను వేవ్ ఫంక్షన్ని ప్లాట్ చేస్తే x అక్షం మీద కుడి వైపున ఎక్స్పొనెన్షియల్ గా క్షీణిస్తుంది ఎడమ వైపు కూడా dψdx ఎక్స్పొనెన్షియల్ గా క్షీణిస్తుంది x0 వద్ద కంటిన్యూస్ గా ఉండదు మరియు E mV022ℏ2 అది డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్లో కదులుతున్న కణానికి పరిష్కారం అది బౌండెడ్ గా కట్టుబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు మరియు ఇది కొద్దిగా ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది అందుకే ఇది బౌండ్ అయి కట్టుబడి ఉంటుంది మరియు వేవ్ ఫంక్షన్ రెండు వైపులా ఎక్స్పొనెన్షియల్ గా క్షీణిస్తుంది ఈ సంభావ్యతలో ఇతర బౌండ్ స్థితులు లేవు కాబట్టి మీరు వేవ్ ఫంక్షన్ను సరిగ్గా సాధారణీకరించాలనుకుంటే దీనికి సమాధానం ఇది కాబట్టి మీరు ఇప్పుడు వేవ్ ఫంక్షన్ ψ ని లెక్కించబడింది నన్ను బ్రాకెట్లో వ్రాయనివ్వండి x0 అయినప్పుడు x Ae 2mE2x x0 అయినప్పుడు x Ae2mE2x A కి ఇంకా స్థిరమైన విలువని పరిగణించలేదు మీరు స్థిరమైన విలువని పరిగణించాలి అంటే ఏమి చేస్తాము మనం ∞x2dx తీసుకుంటాము ఇది నాకు కొంత A2 రెట్లు స్థిరాంకం ఇస్తుంది మరియు దానిని 1 గా పరిగణించాలి తద్వారా వేవ్ ఫంక్షన్ సాధారణీకరిస్తుంది మరియు ∞x∞ ఇంటర్వెల్లో ఎక్కడైనా కణాన్ని కనుగొనే మొత్తం సంభావ్యతను ఇస్తుందిఇది 1కి సమానం తద్వారా నార్మలైస్డ్ వేవ్ ఫంక్షన్ని పొందుతాము కాబట్టి మనము సరళమైన సమస్యతో ప్రారంభించాము దీనిని సాధారణంగా చెప్పడం కొరకు రెండవ ఉదాహరణని తీసుకుందాం కాబట్టి 2 డెల్టా ఫంక్షన్లను పరిగణించి జనరలైస్ చేస్తాను ఈ సందర్భంలో నాకు x అక్షం ఉంది ఇది x0 మరియు సమస్యను సులభతరం చేయడానికి నేను ఏమి చేస్తాను నేను డెల్టా ఫంక్షన్ను x0 పరంగా సౌష్టవంగా ఉంచుతాను రెండూ ఒకేలా ఉంటాయి ఇది V0δ ఇది V0δxa సంభావ్యత సిమెట్రిక్ V xVx కాబట్టి ఈ సందర్భంలో పరిష్కారం సిమెట్రిక్ లేదా యాంటీ సిమెట్రిక్గా ఉంటుంది కాబట్టిమనం రెండు కట్టుబడి బౌండ్ స్థితులను పొందుతాము మరియు ఎలా అని నేను మీకు చూపుతాను కాబట్టి ష్రోడింగర్ సమీకరణం 22md2dx2 V0xaψ V0x aψEψ x≠a లేదా x≠ a ఉన్నప్పుడు సమీకరణం 22mEψ |E|ψ కాబట్టి నేను మళ్లీ పరిష్కరిస్తున్న సమీకరణం 22m|E|ψ లేదా 2mEψ0 కాబట్టి పరిష్కారాలు మళ్లీ e2mE2xలేదాe 2mE2xలేదా ఈ రెండింటి యొక్క లీనియర్ కలయిక అవుతుంది ఇప్పుడు మీరు ఈ సరళ కలయికను ఎలా రూపొందిస్తారో నేను మీకు చూపుతాను మీరు విస్తృతమైన అభ్యాసం చేసినప్పటికీ మీరు సరిగ్గా అదే సమాధానం పొందుతారు కాబట్టి ఇది నా x అక్షం సంభావ్యత సమరూపతని సిమెట్రిక్ కలిగి ఉంది V0δxa V0δ ఇప్పుడు వేవ్ ఫంక్షన్ని చూడకండి ఎగువ వైపు ఇవి పొటెన్షియల్స్ మైనస్ V0δxa V0δ మరియు కుడి వైపున సంభావ్యత e 2mE2x తో ఎక్స్పొనెన్షియల్ గా క్షీణించవలసి ఉంటుంది కాబట్టి x పాజిటివ్ వైపు పరిష్కారంలో ఎక్స్పొనెన్షియల్లో ప్రతికూల పవర్ ని కలిగి ఉంది ఎడమ వైపున పరిష్కారం మళ్లీ క్షీణించవలసి ఉంటుంది మధ్య లో ఉన్న బౌండ్ స్టేట్ సిమెట్రిక్ లేదా యాంటీ సిమెట్రిక్ సొల్యూషన్లను కలిగి ఉండబోతున్నాను సిమెట్రిక్ సొల్యూషన్ రెండింటితో లీనియర్ కలయికగా ఉంటుంది మరియు నేను దిగువ వైపు యాంటీ సిమెట్రిక్ సొల్యూషన్ను చూపుతాను మరియు అది ఒక వైపు పరిష్కారం క్షీణిస్తుంది మరియు యాంటీ సిమెట్రిక్ సొల్యూషన్ తప్పనిసరిగా 0 ద్వారా వెళ్లాలి ఇది 0 వద్ద 0 గా ఉండాలి మరియు మరొక వైపు ఎక్స్పొనెన్షియల్ గా ఉండాలి ఇది e 2mE2x ఇది e2mE2x మరియు దాని మధ్య యాంటీ సిమెట్రిక్ కలయిక ఉంది సిమెట్రిక్ కలయికలో e2mE2xe 2mE2x ఇది 2mE2x తప్ప మరేమీ కాదు మరియు లోయర్ కేస్ ఇది యాంటీ సిమెట్రిక్ కలయిక అవుతుంది కాబట్టి e2mE2x e 2mE2xమరియు ఇది sinh 2mE2x అవుతుంది కాబట్టి ఈ రెండు సొల్యూషన్స్ యొక్క లీనియర్ కళయిక సిమెట్రిక్ మరియు యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్కు ఎలా ఉంటాయో వేవ్ ఫంక్షన్ ఎలా ఉండాలనే దానిపై నేను మీకు సమరూపత ఆధారంగా గుణాత్మక వాదనను ఇస్తాను కాబట్టి మొదటి సందర్భంలో xψ మరియు రెండవ సందర్భంలో x ψ ఇది మీరు గణితశాస్త్రంలో చేస్తే సమరూపతసిమెట్రీపై ఆధారపడిన గుణాత్మక వాదన xa ఉన్నప్పుడు xAe 2mE2x a x a అయినప్పుడు xBe 2mE2xCe2mE2x మరియు x a అయినప్పుడు xDe2mE2x ఆపై బౌండరీ వద్ద నిరంతరాయంగా ఉండే బౌండరీ పరిస్థితిని సరిపోల్చండి మరియు ఆపై మీరు పరిష్కారాన్ని కనుగొంటారు ఇప్పుడు నేను డబుల్ డెల్టా ఫంక్షన్లో సంభావ్యంగా కదులుతున్న కణం కోసం నేను ఇప్పటికే వ్రాసిన ఎనర్జీ మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొనడానికి మీకు ఒక సమస్యని అసైన్మెంట్ గా కేటాయిస్తాను ఈ సమస్య యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఒకే డెల్టా ఫంక్షన్ అనేది ఆటమ్ వలె ఉంటుంది మరియు డబుల్ డెల్టా ఫంక్షన్ అనేది ఒక మాలిక్యూల్ వలె ఉంటుంది ఈ సందర్భంలో సిమెట్రిక్ ఆటమ్ కంటే తక్కువ శక్తిని కలిగి ఉందని మీరు కనుగొంటారు అందువల్ల మాలిక్యూల్లు ఏర్పడతాయి మరియు యాంటీ సిమెట్రిక్ ఈ విషయంలో ఆటమ్ కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి a → వల్ల రెండు ఎనర్జీలు ఆటమ్ తో సమానంగా మారతాయి కాబట్టిమనం VxV పొటెన్షియల్స్ కోసం ψ యొక్క స్వభావాన్ని పరిశీలించామని పేర్కొంటూ ఈ ఉపన్యాసం ముగిస్తాను రెండవ విషయం మనం ఒక డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్లో కదులుతున్న కణం కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించాము మూడవ విషయం డబుల్ డెల్టా ఫంక్షన్ పొటెన్షియల్ తో కదులుతున్న కణం కి సంబందించి సగం సమస్య ని పరిష్కరించారు మరియు మిగిలినది మీకు అసైన్మెంట్ గా ఇచ్చాను